పునఃస్వాగతం ఇప్పుడు మనము తదుపరి మాడ్యూల్ ప్రారంబిదాము ఇది రిలేషనల్ ఆల్జీబ్రా గురించి ఉంది ఈ మాడ్యూల్ రిలేషనల్ ఆల్జీబ్రా పై ఉంది మరియు దీని అర్థం ఏమిటంటే డేటాబేస్ ప్రశ్నలను నిర్వచించడానికి ఇది ఒక ప్రోసేడ్యురల్ లాంగ్వేజ్ అవి మొదట చాలా ముఖ్యమైన వ్యత్యాసం ఇది ఒక ప్రోసేడ్యురల్ లాంగ్వేజ్ కాబట్టి ఇది డేటాబేస్ ప్రశ్నలను నిర్వచిస్తుంది ముఖ్యంగా మేము మొదట 6 ప్రాథమిక ఆపరేటర్ల గురించి మాట్లాడుతాము ఇది మేము మాట్లాడబోయే మొదటి మాడ్యూల్ మరియు 6 బేసిక్ ఆపరేటర్లు మొదటిదాన్ని సెలక్ట్ అని అంటారు దీనిని సిగ్మా తో సూచిస్తారు రెండవది ప్రాజెక్ట్ ఇదిచే సూచించబడుతుంది తరువాత యూనియన్ లేదా సెట్ యూనియన్ తప్పనిసరిగా సెట్ డిఫరెన్స్ తరువాత కార్టేసియన్ ప్రోడక్ట్ మరియు చివరిది ఆరవదాన్ని రీనేమ్ ఆపరేటర్ అంటారు ఇప్పుడు మనం ముందుకు వెళ్ళేముందు రిలేషనల్ ఆల్జీబ్రా అంటే SQL లేదా స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ యొక్క ఆధారం అని అర్థం చేసుకుందాం మేము తరువాత అధ్యయనం చేస్తాము రిలేషనల్ ఆల్జీబ్రా SQL వెనుక ఉన్న సిద్ధాంతాన్ని నిర్వచిస్తుంది ఇది SQL వలె ఉండదు కానీ ఇది సిద్ధాంతాన్ని నిర్వచిస్తుంది ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం 6 ఆపరేటర్లు కాకుండా మేము అధ్యయనం చేయబోయే ఈ 6 ఆపరేటర్లు ఉన్నాయి అప్పుడు రిలేషనల్ ఆల్జీబ్రా ప్రొపొజిషనల్ కాలిక్యులస్ను ఉపయోగిస్తుంది కాబట్టి ఇది వ్యక్తీకరణలను కలిగి ఉంటుంది ప్రొపొజిషనల్ కాలిక్యులస్ లో వ్యక్తీకరణలు ఉన్నాయి వ్యక్తీకరణలు ఈ మూడు ప్రాథమిక ఆపరేటర్లు AND OR మరియు NOT ద్వారా కనెక్ట్ చేయబడ్డాయి ప్రతి పదం అట్ట్రిబ్యూటె లక్షణం అట్ట్రిబ్యూటె లేదా కాంస్టాంట్ తో కంపరేటర్ ఉంది కాబట్టి ప్రతి పదం తప్పనిసరిగా ఒక అట్ట్రిబ్యూటె మరొక అట్ట్రిబ్యూటెతో లేదా కాంస్టాంట్ తో పోల్చబడుతుంది మరియు కంపరేటర్స్ అనేవి ఆరు ప్రామాణిక కంపరేటర్స్ అవి ఇది మొత్తం రిలేషనల్ బీజగణితం ప్రాథమిక రిలేషనల్ ఆల్జీబ్రా నిర్వచిస్తుంది మనకు ఈ 6 ఆపరేటర్లు ఉన్నాయి అప్పుడు ఈ మూడు వ్యక్తీకరణల యొక్క ప్రోపోషనల్ కాలిక్యులస్ మరియు నిబంధనలు ఈ రూపం అట్ట్రిబ్యూటె కంపరేటర్ ను అట్ట్రిబ్యూటె మరియు కాన్స్టెంట్ కలిగి ఉంటాయి కాబట్టి 6 బేసిక్ ఆపరేటర్లలో ఒక్కొక్కటిగా వెళ్దాం మొదటిది సెలక్ట్ ఆపరేటర్ ఇప్పుడు ఇది SQL లో మనం అర్థం చేసుకున్న ఎంపికకు భిన్నంగా ఉందని గమనించడానికి మేము అన్నింటికన్నా ఎక్కువ వివరాలతో వెళ్తాము కాని సెలక్ట్ యొక్క నిర్వచనం క్రిందిది ఇప్పుడు ఇక్కడ నేను సెలక్ట్ యొక్క అధికారిక నిర్వచనాన్ని వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను r అంటే రిలేషనల్ ఇంస్టాన్స్ ఉదాహరణ అని గుర్తుంచుకోండి కనుక ఇది రిలేషనల్ కాబట్టి సిగ్మా అనేది సెలెక్ట్ ఆపరేటర్ మరియు p అనేది ప్రెడికేట్ ద్వారా ఎంపిక మార్గం జరుగుతుంది ఇది అన్ని టుపుల్స్ t ని ఎంచుకుంటుంది వాస్తవానికి t అనేది రిలేషన్ యొక్క భాగం ఇది రిలేషన్ నుండి అన్ని టుపుల్స్ ను ఎంచుకుంటుంది మరియు p దీని అర్థం ఏమిటి దీని అర్థం ఏమిటి అంటే ప్రెడికేట్ ఈ టుపుల్ t పై ప్రెడికేట్ సరైనది అని వర్తింపజేస్తే దీనిని ప్రెడికేట్ అంటారు కాబట్టి ఈ ప్రెడికేట్ సరైనది మరోసారి చెప్పాలంటే ఇది తప్పనిసరిగా అన్నింటిని ఎన్నుకుంటుంది ఇది r నుండి అన్ని టుపుల్స్ ను ఎన్నుకుంటుంది గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు దీన్ని రిలేషన్ r లో చేస్తే అది r యొక్క స్కీమాను మార్చదు ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం ఇది అర్థం చేసుకోవడానికి ఉత్తమ మార్గం కాబట్టి ఇక్కడ ఉదాహరణ ఒక రిలేషన్ కి A B C D అనే నాలుగు అట్ట్రిబ్యూట్స్ వచ్చాయని అనుకుందాం అవి ఈ విలువలు నేను కొన్ని విలువలను వ్రాస్తాను కాబట్టి ఈ రిలేషన్ r లో కేవలం నాలుగు టుపుల్స్ మాత్రమే ఉన్నాయి మరియు ఇప్పుడు మేము ఈ క్రింది సెలక్షన్ ను ఈ r పై AB మరియు D5 ను వర్తింపజేస్తున్నాము అప్పుడు సమాధానం ఏమిటి మొదటమనము చెప్పినప్పుడు ఇది రిలేషన్ స్కీమాను మార్చదు గమనించవలసిన మొదటి విషయం ఏమిటంటే సమాధానం A B C D రూపంలో ఉంటుంది మళ్ళీ ఏమీ మార్చబడదు కాబట్టి దీన్ని చేయటానికి మార్గం ఏమిటంటే మొదటి టుపుల్ని పరీక్షించుకుందాం కాబట్టి AB AB సరైనదేనా మరియు B 7 అని మేము పరీక్షిస్తాము ఇది జవాబు సెట్లో భాగం అవుతుంది తరువాతి దానిలో మనం మరల AB ని పరీక్షిస్తాము కాదు కాబట్టి ఇది తప్పు ఇది జవాబు సెట్లో భాగం కాదు ఈ 2 విలువ 2 కు సమానం ఇది మంచిది AB కానీ 3 దీని కంటే ఎక్కువ కాదు కాబట్టి ఇది కూడా జవాబు సెట్లో భాగం కాదు మరియు నాల్గవ ఒకటి 2 కి సమానం మరియు 6 దీని కంటే ఎక్కువ కాబట్టి ఇది జవాబు సెట్లో భాగం అవుతుంది సమాధానం ఈ రెండు టుపుల్స్ 1 1 2 7 మరియు 2 2 8 6 A B C D తో ఒకే రూపం కలిగి ఉంటుంది కాబట్టి అది ఎంచుకున్న ఆపరేటర్ ప్రాజెక్ట్ అని పిలువబడే తదుపరి ఆపరేషన్తో ముందుకు వెళ్దాం ఇప్పుడు ప్రాజెక్ట్ను వర్తింపచేస్తే రిలేషన్ షిప్ యొక్క స్కీమాను మారుస్తుంది కాబట్టి ప్రాజెక్ట్ తప్పనిసరిగా ఈ రూపంలో ఉంటుంది స్లైడ్ సమయం 0648 చూడండి కాబట్టి రిలేషన్ r లో ప్రాజెక్ట్ ఆపరేటర్ కొన్ని అట్ట్రిబ్యూట్స్ పై A1 నుండి Ak వరకు వర్తింపచేయబడుతుంది మరియు ఇది తప్పనిసరిగా ప్రొజెక్షన్స్ నుండి ఆ అట్ట్రిబ్యూట్ లను ఎంచుకుంటుంది మరియు డూప్లికేట్ వరుసలు తొలగించబడతాయి డూప్లికేట్ తొలగించబడుతుంది ఇది ప్రాథమిక ప్రొజెక్షన్లో ఒక ముఖ్యమైన విషయం డూప్లికేట్లు తొలగించబడ్డాయి ఇది జరుగుతుంది ఎందుకంటే రిలేషన్స్ సెట్లుగా ఉంటాయి అందుకే డూప్లికేట్లు తొలగించబడతాయి మనం ఒక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి ఈ r మీ A B C కింది నాలుగు టుపుల్స్ 1 1 5 1 2 5 2 3 5 మరియు 2 4 8 ఉన్నాయి ఇప్పుడు r పై కింది ప్రొజెక్షన్ A C జరిగిందని అనుకుందాం కాబట్టి దీని యొక్క స్కీమా ఏది ప్రొజెక్షన్ చేసినా అదే విధంగా ఉంటుంది A మరియు C లను ప్రొజెక్షన్ చేస్తే స్కీమా A మరియు C అవుతుంది ఆపై ఇది కేవలం సెలెక్ట్ చేయబడింది ఇక్కడ నుండి ఇది కేవలం 1 5 గా లభిస్తుంది అప్పుడు ఇక్కడ ఇది మళ్ళీ 1 5 గా వచ్చి ఉండాలి కానీ అది విలీనం అవుతుంది ఇది ఎక్కువ టుపుల్ను ఉత్పత్తి చేయదు ఇక్కడ నుండి ఇది 2 5 ను ప్రొడ్యూస్ చేస్తుంది మరియు ఇక్కడ నుండి ఇది 2 8 ను ప్రొడ్యూస్ చేస్తుంది ప్రాజెక్ట్ కోసం ఇది సమాధానం అవుతుంది తదుపరి ఆపరేషన్ యూనియన్ లేదా సెట్ యూనియన్ r ∪ s యొక్క యూనియన్ అంటే అన్ని సెట్ టుపుల్స్ అలాంటిది లేదా అర్థం చేసుకోవడం చాలా సులభం ఇది సెట్ యూనియన్ మాదిరిగానే ఉంటుంది మరోసారి డూప్లికేట్లు తొలగించబడతాయి ఎందుకంటే ఇవి వరుసలు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే t మరియు r మరియు s లు ఒకే అట్ట్రిబ్యూట్స్ ను కలిగి ఉండాలి అలా లేకపోతే కొన్ని పేరు మార్చడం అవసరం r మరియు s ఒకే విషయాన్ని అనుసరిస్తాయి మరియు మనం ఒక ఉదాహరణను చేద్దాం కాబట్టి ఇది A ఇది A B ఇది 1 1 1 2 2 1 గా లభించింది మరియు s కి ఒకే స్కీమా వచ్చింది A B ఇది వచ్చింది 1 2 2 3 కాబట్టి r ∪ s యొక్క యూనియన్ మళ్ళీ A B ను ప్రొడ్యూస్ చేస్తుంది మరియు ఇది సరళంగా కాపీ చేయబడుతుంది కాబట్టి 1 1 కాపీ చేయబడుతుందిA నుండి 1 2 కాపీ చేయబడుతుంది మరియు A నుండి 2 1 కాపీ చేయబడుతుంది ఇప్పుడు అప్పుడు B నుండి A B ఇకపై కాపీ చేయబడదు అది డూప్లికేట్ చేస్తుంది ఇది డూప్లికేట్ చేయబడింది కాబట్టి 2 3 సరళంగా కాపీ చేయబడింది కాబట్టి ఇది ఏర్పడుతుంది ఇవి అర్థం చేసుకోవడానికి సరళమైన విషయాలు కాబట్టి యూనియన్ మళ్ళీ తప్పనిసరిగా సెట్ యూనియన్ను చేస్తుంది మరేమీ లేదు తరువాతి ఆపరేషన్ కూడా సాధారణ సెట్ ఆపరేషన్ ఇది సెట్ డిఫరెన్స్ మరియు ఇది మళ్ళీ సాధారణ సెట్ ఆపరేషన్ నుండి మనం అర్థం చేసుకునేది చాలా వ్యత్యాసం ఉండదు కాబట్టి r s అనేది అన్ని టుపుల్స్ సమితి t విలువ r లో ఉంటుంది మరియు t విలువ s లో ఉండదు కాబట్టి మరోసారి ఇది స్కీమాను మార్చదు మరియు పేరు మార్చడం మొదలైనవి పూర్తవుతాయి మరియు సెట్ చేయబడతాయి ఇవి సెట్లు అయినందున డుప్లికేట్లు తొలగించబడతాయి మరియు ఉదాహరణ ఉత్తమ మార్గం అవుతుంది కాబట్టి r దీనికి A B వచ్చింది అంటే 1 1 1 2 2 1 s కు A B 1 2 2 3 లభించింది కాబట్టి r s అంటే ప్రతిదీ r లో ఉంటుంది కానీ s లో ఉండదు కాబట్టి 1 1 ఇక్కడ లేదు కాబట్టి 1 1 దాని మార్గాన్ని కనుగొంటుంది 1 2 ఇది ఇక్కడ ఉంది కాబట్టి 1 2 దాని మార్గాన్ని కనుగొనలేదు 2 1 లేదు కాబట్టి 2 1 దాని మార్గాన్ని కూడా కనుగొంటుంది ఇది కేవలం 1 1 మరియు 2 1 కాబట్టి ఇది సెట్ డిఫరెన్స్ అవుతుంది తదుపరి ఆపరేటర్ కార్టీసియన్ ప్రోడక్ట్ ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి ఇది రెండు సెట్లను తీసుకుంటుంది అది చేసే మొదటి విషయం ఏమిటంటే స్కీమాను మారుస్తుంది కాబట్టి ప్రొడ్యూస్ అయిన టుపుల్స్ r మరియు s రెండింటి నుండి అట్ట్రిబ్యూట్ లను కలిగి ఉంటాయి అది ఏంచేస్తుందంటే అది t q రూపం యొక్క టుపుల్స్ ను ప్రొడ్యూస్ చేస్తుంది దాని యొక్క t భాగం r నుండి వస్తుంది మరియు దాని యొక్క q భాగం s నుండి వస్తుంది చాలా ముఖ్యంగా ఇది t q రూపంలో ఉంటుంది ఇది t లేదా q కి సమానం కాదు కాబట్టి ఇది స్కీమాను మారుస్తుంది మరియు అట్ట్రిబ్యూట్స్ డిస్ జాయింట్ గా ఉంటే అప్పుడు సమస్య లేదు ఇది కేవలం స్కీమా యొక్క అడిషన్ r మరియు s యొక్క అట్ట్రిబ్యూట్స్ ల కలయిక మరియు ఇవి డిస్ జాయింట్ కాకపోతే కొంత పేరు మార్చడం చేయాలి కాబట్టి దీని అర్థం ఏమిటంటే ఈ విషయాలన్నింటినీ మనం తరువాత చాలా వివరంగా చూస్తాము కానీ దానిని హైలైట్ చేయడానికి దీని అర్థం ఏమిటంటే r మరియు s రెండూ ఒకే అట్ట్రిబ్యూట్స్ లను కలిగి ఉంటే అప్పుడు దీనిని r A అని అంటారు ఇప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది r మరియు s పై పూర్తి ఉదాహరణ ఉంది r యొక్క స్కీమా A B మరియు అది కేవలం 1 1 మరియు 2 2 కలిగి ఉందని పరిగణించండి మరియు s యొక్క స్కీమా C D E అని పరిగణించండి మరియు అది 1 2 7 2 6 8 మరియు 5 7 9 లను లెక్కిస్తుంది ఇప్పుడు గమనించవలసిన మొదటి విషయం ఉండబోయే స్కీమా ఏమిటి ఇప్పుడు అట్ట్రిబ్యూట్స్ సెట్లు డిస్ జాయింట్ గా ఉన్నాయి కాబట్టి స్కీమా తప్పనిసరిగా అవన్నీ వాటన్నింటి యొక్క యూనియన్ అది A B C D E అవుతుంది ఇప్పుడు వీటి విలువలు ఏమిటి మొదటి విషయం ఏమిటంటే కార్టెసియన్ ప్రోడక్ట్ లో ఏమి చేయబడుతుందంటే r నుండి మొదటి టుపుల్ తీసుకోబడుతుంది మరియు అది వర్తించబడుతుంది మరియు s నుండి అట్ట్రిబ్యూట్ యూనియన్ అన్నింటికి వర్తింపచేయబడుతుంది ఇది ప్రొడ్యూస్ చేసే మొదటి టుపుల్ 1 1 1 2 7 తరువాత అది 1 1 2 6 8 అప్పుడు అది 1 1 5 7 9 ఇప్పుడు అదేవిధంగా రెండవది తీసుకోబడింది మరియు వీటన్నింటినీ చేయండి కనుక ఇది 2 2 1 2 7 2 2 2 6 8 2 2 5 7 9 కాబట్టి ఇది కార్టిసియన్ ప్రోడక్ట్ గురించి కాబట్టి ఇది స్కీమాను మారుస్తుంది తరువాతి ప్రాథమిక ఆపరేటర్ను రీనేమ్ అని అంటారు ఇది చాలా సరళమైన ఆపరేషన్ ఇది తప్పనిసరిగా నేమ్ ను మారుస్తుంది కనుక ఇది రీనేమ్ కేవలం E ను తిరిగి ఇస్తుంది కానీ ఇప్పుడు దాని పేరు N గా మార్చబడింది కాబట్టి ఇది పేరు మార్చబడింది మరియు అది మరేమీ చేయదు కాబట్టి ఈ మొదటి విషయానికి చాలా సరళమైన ఉదాహరణ ఏమిటంటే ఇది అనుకుందాం కాబట్టి ఇది 1 1 1 2 2 3 2 4 పట్టింపు లేదు ఇది r మరియు r పై ఆపరేషన్ ను వర్తింపచేయండి దీనిని పిలుస్తారు మీరు దానిని r ఫై C D గా మార్చామని పరిగణించండి ఇది తిరిగి ఇచ్చేది ఏమిటంటే ఈ విలువలతో C D కూడిన అదే s కాబట్టి ఇది 1 1 1 2 పై కాపీ చేస్తుంది అంతకన్నా ఎక్కువ ఏమీ లేదు కానీ అది ఏమి చేసింది అంటే A ను C గా మార్చబడింది మరియు B ని D గా మార్చారు రీనేమ్ ఆపరేషన్ జరుపబడింది మరియు కాబట్టి స్కీమా మార్చబడింది కానీ దాని అర్థం మార్చబడలేదు కనుక s ఈ విలువలతో C D తిరిగి ఇచ్చేది అదే కనుక ఇది 1 1 1 2 పై కాపీ చేస్తుంది కానీ అది చేసింది A C గా మార్చబడింది మరియు B Ni D గా మార్చబడింది ఆపరేషన్ పేరు మార్చబడింది కాబట్టి స్కీమా రేటు మార్చబడింది కానీ దాని అర్థం కాదు ఇప్పుడు ఈ విషయాలన్నిటినీ సంగ్రహించి చూద్దాం కాబట్టి మొదటిది ఎంపిక చేయబడింది "స్కీమా చేంజ్" ఎంచుకోవడం స్కీమాను మార్చదు రెండవది ప్రాజెక్ట్ అది స్కీమాను మారుస్తుంది మూడవది యూనియన్ అది స్కీమాను మార్చదు నాల్గవది డిఫరెన్స్ ఇది స్కీమాను మార్చదు కార్టేసియన్ ప్రోడక్ట్ స్కీమాను మారుస్తుంది మరియు రీనేమ్ వాస్తవానికి స్కీమాను మారుస్తుంది ఎందుకంటే A B కు బదులుగా ఇది క్రొత్త పేరు C D ను అందిస్తుంది కానీ అర్థం మారదు అర్థం మార్చబడలేదు కాబట్టి ఈ విషయాల గురించి మరియు తరువాత మేము ఈ ఆపరేటర్లన్నింటినీ తీసుకొని వాటిని కంపోజ్ చేయవచ్చు కాబట్టి మేము వాటిని ఒకదాని తరువాత ఒకటి వర్తింప చేసుకోవచ్చు మరియు ఆపరేటర్ల కంపోజిషన్ ద్వారా నా ఉద్దేశ్యం ఇదే